గత కొన్ని ఉపన్యాసాలుగా మనము అకౌంటింగ్ యొక్క వివిధ సంభావిత మరియు సైద్ధాంతిక అంశాల గురించి చర్చిస్తున్నాము కార్పొరేట్ గవర్నెన్స్ గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మనం సంఖ్యాపరమైన సమస్యలను తీసుకొని బ్యాలెన్స్ షీట్ మరియు P L అకౌంట్ రెండింటినీ సిద్ధం చేయడానికి ప్రయత్నిద్దాం ఈ రోజు మనం జీ టీవీ వారి జీ ఎంటర్టెయిన్మెంట్ టెలివిజన్ యొక్క కేసును చర్చించబోతున్నాం మరియు ఇది మీ అందరికీ ఆసక్తికరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను నేను ఇప్పటికే మీతో కేసును పంచుకున్నాను కాబట్టి మీరు ముందు ఒక ప్రింట్ అవుట్ తీసుకొని నాతో పాటు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి అని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను దీనివలన మీరు నిజమైన బ్యాలెన్స్ షీట్ అలాగే P L అకౌంట్ సిద్ధం చేయగలరు మనము వీడియోలో చర్చిస్తున్నప్పుడు మీరు దీన్నిపరిష్కరించాలని నేను భావిస్తున్నాను మీ వద్ద ప్రస్తుతం ప్రింట్ అవుట్ లేకపోతే మీరు వీడియోను కాసేపు ఆపి ప్రింట్ అవుట్ తీసుకొని సిద్ధం అయిన తర్వాత ఈ వీడియోను చూడవచ్చు అది మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా మీరు ఈ ప్రత్యేకమైన కేసును ప్రత్యక్షంగా పరిష్కరించడానికి మీకు సహాయపడే లింక్ ఇప్పటికే మీకు అందజేయబడింది ఇప్పుడు రెండు భాగాలు ఉన్నాయి గందరగోళంగా ఉండే బ్యాలెన్స్ షీట్ మరియు P L అకౌంట్ మీకు ఇవ్వబడ్డాయి కాబట్టి దీని క్రమం అధికారిక క్రమం లేదా అధికారిక ప్రకారం కాదు మీరు దీనిని అధికారిక క్రమంలో తయారుచేసి లాభం లెక్కించండి మరియు P L అకౌంట్ ని పూర్తిగా సిద్ధం చేయండి 3 సంవత్సరాల సమాచారం అంటే మార్చి 2017 2016 మరియు 2015 సంవత్సరాలకు సంబంధించి సమాచారం మీకు ఇవ్వబడింది దీనివలన మీరు ఆర్థిక స్థితి యొక్క పోలిక పై అవగాహన కలిగి ఉంటారు మరియు గత 3 సంవత్సరాలలో ఆర్థిక స్థితి ఎలా సాగిందో మీకు అర్థం అవుతుంది క్రమంగా ఇది ఆర్థిక విశ్లేషణకు మనకు సహాయపడుతుంది ఎందుకంటే రాబోయే ఉపన్యాసాలలో మనము వివిధ నిష్పత్తులను లెక్కిస్తాము మరియు ఆర్థిక నివేదికల విశ్లేషణ గురించి చర్చిస్తాము కానీ ఈ రోజు మనము విశ్లేషణలోకి వెళ్ళము ఈ 3 సంవత్సరాల పాటు గణాంకాలను చూస్తూ ఉండండి తద్వారా మీరు ఆర్థిక స్థితి మరియు దాని సరళిని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా మీ ముందు షీట్ తీసుకోండి మనము P L అకౌంట్ తో ప్రారంభిస్తాము మీరు P L అకౌంట్ ను చూడవచ్చు ఇక్కడ మొదటి అంశం డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ నుంచి తీసి వేస్తాము P L ఆకృతి ప్రకారం మరికొన్ని అంశాలు ఉంటాయి చివరకు మనకు లాభం వస్తుంది మీరు ప్రతి అంశాన్ని చదవండి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు వాటిని చర్చా వేదికలో చర్చించవచ్చు నేను మీ ప్రశ్నలను వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను మరియు దాని ఆధారంగా మీరు అర్థం చేసుకొని ఒక నిర్దిష్ట ఆకృతిలో ఒక స్థలంలో ఉంచండి గత 3 సంవత్సరాలుగా జీ టీవీకి P L అకౌంట్ సిద్ధం చేద్దాం మొదటి అంశం డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్స్ మీ అందరికీ తెలిసినట్లుగా ఇది చాలా సులభమైన అంశం ఇది ఖర్చుకు సంబంధించిన అంశం ఇక్కడ ఏమి జరిగిందంటే పన్నుగా వచ్చింది ఇతర ఖర్చులు ఇది రాబడి అంశం కాబట్టి ఇది ఆదాయం కాబట్టి నేను దానిని 'I' గా గుర్తిస్తున్నాను ఇంపోర్టెడ్ రా మెటీరియల్ గా ఇవ్వాలి ఇది P L అకౌంట్ యొక్క భాగం కాదు ఇది అదనపు సమాచారం జీ టీవీ సేవా రంగం లోని సంస్థ కావున అదృష్టవశాత్తూ ముడిసరుకు పదార్థాలు లేవు కావున ఈ అంశం 000 కానీ ఇప్పటికీ నేను ఇక్కడ ఉంచాను మరియు నేను దానిని NA గా ఉంచాను కాబట్టి ఈ అంశం సాధారణ పట్టికలో రాకూడదని మీరు అర్థం చేసుకోగలరు తదుపరిది ఎక్సెప్షనల్ ఐటమ్స్ క్రెడిట్ ప్రస్తుత సంవత్సరంలో 47 అంతకుముందు సంవత్సరాల్లో ఇది 00 మీరు అర్థం చేసుకుంటున్నారా తదుపరిది MAT ఎన్టైటిల్మెంట్ క్రెడిట్ అంటే పుస్తక లాభం అని పిలుస్తారు రెండవ రకం పన్ను ప్రయోజనం కోసం మనము ప్రత్యేక లాభాలను లెక్కిస్తాము ఇప్పుడు పన్ను విధించదగిన లాభం సాధారణ లాభం కంటే చాలా తక్కువగా ఉంటే ప్రభుత్వం సంస్థని కనీసం బుక్ ప్రాఫిట్ 100 అంటే P L అకౌంట్ నుండి లాభం 100 అని అనుకుందాం కాని పన్ను ప్రయోజనాల కోసం లాభం 10 మాత్రమే ఇది జరిగే సంభావ్యత ఉందా ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తుంది ఎందుకంటే డిప్రిసియేషన్ 100 కావచ్చు కాని పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 10 మాత్రమే కావచ్చు కావున ఆదాయం 10 పై మాత్రమే మీరు పన్ను చెల్లించాలి అంటే మీరు లెక్కించిన లాభం ఏ పన్ను ఆధారంగా అయినా కనీసం 18 శాతం పన్నుగా చెల్లించాలి మరియు ఆ పన్నును మినిమం ఆల్టర్నేట్ టాక్స్ గా పొందవచ్చు మరొక సంవత్సరంలో మీ లాభం 20 అని అనుకుందాం కాని ఇన్కమ్ టాక్స్ మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా ఈ అంశం పన్ను అంటారు కావున నేను దానిని APP గా గుర్తిస్తున్నాను ఈ విధమైన ప్రత్యేక 'I' 'E' 'T' వర్గీకరణ మన స్వంత గణన కోసం ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అంతేకానీ ఏ చట్టం క్రింద లేదు కావున APP అంటే అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ చెల్లించాలి ఇది ఇన్కమ్ టాక్స్తో పాటు ఉంటుంది మీరు దీన్ని APP గా గుర్తించండి తదుపరిది ప్రిఫరెన్స్ షేర్ డివిడెండ్ కావున మనము దీనిని APP గా గుర్తిస్తున్నాము ప్రస్తుత సంవత్సరంలో ఇది 0 అని మీరు చూడవచ్చు గత 2 సంవత్సరాలలో ఇది 121 10 మరియు 121 మీరు అర్థం చేసుకుంటున్నారా ఏమైనా సందేహాలు ఉన్నాయా మరోసారి నేను మీకు పునరావృతం చేస్తున్నాను దయచేసి ఒక షీట్ తీసుకొని అన్ని అంశాలను గుర్తించండి ఆపై మీ స్వహస్తాలతో ఈ సమస్యను పరిష్కరించండి తరువాత మీరు P L అకౌంట్ ను సిద్ధం చేయవచ్చు మీరు వీడియోను కాసేపు ఆపి వాస్తవమైన P L అకౌంట్ ను సిద్ధం చేయవచ్చు నేను మీకు పరిష్కారం చూపిస్తాను అప్పుడు మీరు దాన్ని తనిఖీ చేసుకోవచ్చు తదుపరిది ఎంప్లాయి బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఇది ఖర్చులలో ఒకటి కాబట్టి దీనిని 'E' గా గుర్తించండి తరువాత కరెంట్ టాక్స్ గా రావాలి

రెవెన్యూ ఫ్రం ఆపరేషన్స్ లెక్కించవచ్చు కానీ ప్రస్తుతం మనము దానిని 'I' గా గుర్తించాము ఇప్పుడు మనము అన్ని అంశాలను గుర్తించాము ఇప్పుడు ఈ అంశాల ఆధారంగా మీరు ఇక్కడ చూపబడిన టోటల్ ఆపరేటింగ్ రెవెన్యూ కనుక్కోవాలి మీరు అర్థం చేసుకుంటున్నారా మనము అన్ని అంశాలను గుర్తించాము పరిష్కారానికి వెళ్లే ముందు మీ అందరూ ఆ పరిష్కారాన్ని మీరే సొంతంగా చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరు P L అకౌంట్ ను కూడా సిద్ధం చేయండి ఈ అంశాలను లెక్కించండి ఆపై మనము పరిష్కారం చూస్తాము మీరు ప్రస్తుతానికి వీడియోను కాస్త ఆపి మీరు పరిష్కారాన్ని పూర్తి చేసి తనిఖీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పరిష్కారానికి వెళ్దాం మీరు దాన్ని పరిష్కరించగలరని మరియు పరిష్కరించారని నేను నమ్ముతున్నాను ఇప్పుడు మరల తనిఖీ చేయండి ఇది జీ టీవీ వాస్తవంగా ప్రచురించిన ఆర్థిక ప్రకటన ఇది రెవెన్యూ ఫ్రం ఆపరేషన్స్ లభిస్తుంది మీరు గుర్తు చేసుకుంటే ఈ అంశం గురించే మనము అడిగాము తరువాత అదర్ ఇన్కమ్ మధ్య వ్యత్యాసం ఇది ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపితే టోటల్ రెవెన్యూ గా పిలువబడుతుంది మీరు లెక్కించిన దానితో ఇది సరిపోతుందా ఆదాయం మరియు ఖర్చుల సరళిని కూడా చూడండి సాధారణంగా మీరు దీన్ని ఈ క్రమంలో వ్రాయాలి చట్టం పేర్కొన్న ఆకృతి ప్రకారం ఆపరేటింగ్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ తగ్గడం మీరు చూడగలరు బహుశా వారు కొంతమంది ఉద్యోగులను తొలగించారు ఇంకా మీరు ఆదాయ సరళి మరియు వ్యయం యొక్క సరళిని కూడా చూడవచ్చు ఇప్పుడు మీరు ఈ రెండింటినీ పోల్చినప్పుడు ఎక్సెప్షనల్ అండ్ ఎక్స్ట్రార్డినరీ ఐటమ్స్ అంటారు తర్వాత మీకు ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ మొదటి 2 సంవత్సరాలు స్థిరంగా ఉంది కానీ ప్రస్తుత సంవత్సరంలో ఇది 0 ఈ దశలో ప్రస్తుత సంవత్సరానికి గాను రీటెయిన్డ్ ఎర్నింగ్స్ గా మనము 801 20 ని పొందుతాము ఇప్పుడు మీరు ఇతర సమాచారాన్ని చూపించాలి ఇతర సమాచారంలో మొదట ప్రాథమిక EPS మరియు డైల్యూటెడ్ EPS ఇక్కడ మీరు సంవత్సరానికి లాభం 1034 అని చూడవచ్చు ఇది సంస్థకి మొత్తం లాభం కానీ ఒక్క వాటాదారునికి ఎంత లాభం వచ్చిందో లెక్కిస్తే అది EPS అవుతుంది PAT ను మొత్తం షేర్ల సంఖ్యతో భాగిస్తే మనకు EPS వస్తుంది ఇదే EPS లెక్కించడానికి సూత్రం నేను మీ కోసం వ్రాస్తాను ఇప్పుడు మీకు మొత్తం షేర్ల సంఖ్య తెలియదు కావున మనం బ్యాలెన్స్ షీట్ కు వెళదాము మీరు తీసుకున్న బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రింట్ అవుట్ చూస్తే మీరు ఈ సంఖ్యను పొందవచ్చు మనం బ్యాలెన్స్ షీట్ నుంచి దానిని లెక్కిస్తాము కాబట్టి ఈ నిష్పత్తి ను లెక్కించవచ్చు ఇప్పుడు ప్రాథమిక EPS మరియు డైల్యూటెడ్ EPS జారీ చేయబడవచ్చు అవి తరువాత కాలంలో వాటాలుగా మార్చబడతాయి కావున అవి భవిష్యత్తులో వాటాలుగా మారబోతున్నాయి మనము మామూలు షేర్ల తో పాటు భవిష్యత్తులో జారీ చేయబడే షేర్లను కూడా కలిపి భాగిస్తాము కాబట్టి డైల్యూటెడ్ EPS చూడవచ్చు ఈ సంస్థకు వాటి మధ్య తేడా లేదు రెండు మొత్తాలు ఒకే విధంగా ఉన్నాయి తర్వాత సంస్థ దిగుమతి చేసుకున్న మరియు స్వదేశీ ముడి పదార్థాల విలువను నివేదించాల్సిన అవసరం ఉంది ఈ రెండు అంశాలు అంటే ఇంపోర్టెడ్ రా మెటీరియల్ అంటే ఏమిటో తెలుసుకోవడం మన లక్ష్యం కావున మనము దానిని మొత్తం క్యాపిటల్ లభిస్తుంది అంటే 225 శాతం మీరు అర్థం చేసుకుంటున్నారా

ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ కు వెళ్దాం P L అకౌంట్ విధంగానే బ్యాలెన్స్ షీట్ యొక్క 3 సంవత్సరాల గణాంకాలు ఇవ్వబడ్డాయి ఈ సమాచారాన్ని ఉపయోగించి మీరు జీ టీవీ కోసం బ్యాలెన్స్ షీట్ సిద్ధం చేయాలి ఈ అంశాలను పరిశీలించండి మరియు మనము ప్రతి అంశాన్ని గుర్తిస్తాము బ్యాలెన్స్ షీట్ యొక్క ఆకృతిని మీరు గుర్తు చేసుకుంటే అసెట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి అంశాన్ని చదివి అర్థం చేసుకుని అది ఏ శీర్షిక కింద వస్తుందో గుర్తించండి అప్పుడు బ్యాలెన్స్ షీట్ తయారు చేయడం మీకు సులభం అవుతుంది మనం ఇప్పుడు ముందుకు వెళదాం క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఒక భాగం కావున ఇది ఫిక్స్ డ్ అసెట్స్ పేరు సూచించినట్లుగా ఇది ఇతర నాన్ కారెంట్ ఆస్తి కాబట్టి మనము దానిని NCA గా గుర్తించాము మీరు దీనిని అర్థం చేసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ ఉపన్యాసం యొక్క సమయం ముగిసింది మనము మిగిలిన భాగాన్ని తదుపరి ఉపన్యాసంలో కొనసాగిస్తాము కాని మనము ఇప్పుడే ప్రారంభించాము కాబట్టి మీరు షీట్ తీసుకొని దానిని కొనసాగించవచ్చు మరియు తరువాత ఉపన్యాసంలో మనము చర్చించే సమాధానంతో పోల్చుకోవచ్చు కావున మనము ఇక్కడ ఆపుతాము ధన్యవాదాలు